పునఃస్వాగతం ఈ రోజు పాఠ్యాంశంలో భాగంగా మనం కణచక్రం యొక్క ప్రక్రియ గురించి తెలుసుకుందాం కణచక్రం గురించి మరియు కణచక్రం యొక్క విభిన్నమైన లక్షణాలను గురించి తెలుసుకునే ముందు మనం మన జీవనాన్ని ఎలా మొదలుపెడతామో తెలుసుకుందాం ఓవా తో స్పెర్మ్ యొక్క ఫలదీకరణ తరువాత కలిగే ఏకకణ జీవి అయిన జైగోట్ ద్వారా మనం మన జీవితాన్ని ప్రారంభిస్తామనే విషయం మనందరికీ తెలిసినదే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనందరం మన జీవన యాత్రను తల్లి కడుపులో ఏక కణంతో మొదలు పెట్టినప్పటికీ తొమ్మిది నెలల తరువాత మనం పుట్టి ఇంకా పెరిగి పెద్ద అయ్యే సమయానికి మన శరీరం సుమారుగా 1014 కణాలతో తయారు అవుతుంది అసలు ఇది ఎలా సాధ్యం ఇది ఎందుకు సాధ్యం అంటే జీవమున్న ప్రతి కణానికి ఉండే ప్రాథమిక విధి DNA జన్యుపదార్థాల ప్రతికృతులను తయారుచేసి వాటిని పిల్ల కణాలకు పంపడం కాబట్టి కణచక్రం అనేది తన DNA జన్యు పదార్థాన్ని నకలు తీసి దాన్ని రెండు పిల్ల కణాలుగా మార్చే ప్రక్రియను గురించి తెలుపుతుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇప్పుడు మనం కణచక్రాన్ని ఏ విధంగా నిర్వచిస్తాం నా ఉద్దేశం ప్రకారం ఇది ఒక కణం ఎదుర్కొనే పరిస్థితుల క్రమం అయితే ఇది ఈ సంఘటనలను లేదా పరిస్థితులను కణ ప్రతిరూపాల కోసం తనని తాను తయారు చేసుకోవటానికి మరియు తగినంత ముడి పదార్థాలను ఉత్పత్తి చేసుకోవడానికి ఎదుర్కుంటుంది ఇప్పుడు మరింత ముఖ్యమైన విషయం ఒక కణం సమాచారాన్ని చేరవేయాలి అంటే జన్యు పదార్థం యొక్క నకలు తీయడం చాలా ముఖ్యం కాబట్టి ఇది జన్యు పదార్థాన్ని నకలు తీయటమే కాక వివిధ కణాంగాల తగినంత ప్రతులను కూర్చుంటుంది ఉదాహరణకు కణాలు మైటోకాండ్రియా ఇంకా మొక్కలలో ఉండే కణాలు క్లోరోప్లాస్ట్ కలిగి ఉంటాయి కాబట్టి ఒక కణం రెండు పిల్ల కణాలుగా విభజింపబడాలంటే అదే మొత్తం జన్యు పదార్థం అనగా DNA ఇంకా ఇతర కణాంగాల విభజన కూడా జరగాలి అప్పుడే కొత్తగా ఆకారం పొందిన పిల్ల కణం తన అన్ని విధులను నిర్వర్తించగలదు కనుక కణచక్రం యొక్క మొట్టమొదటి పని జన్యు పదార్థాల నకలును తయారు చేసుకోవడం కాబట్టి ఇందులో DNA ప్రతి కృతుల ప్రమేయం ఉంటుంది మనం ఈ DNA ప్రతి రూపాల విభాగాన్ని గురించి వేరొక తరగతిలో తెలుసుకుందాం ఈరోజు కణచక్రం యొక్క వివిధ దశల మీద మాత్రమే దృష్టి సారిద్దాం కాబట్టి ఇది దాని జన్యుపదార్థాల నకిలీలు తయారు చేయాలి ఇంకా వివిధ కణఅవయవాలను నకిలీలు తీసి వాటి ప్రతులను సమకూర్చుకోవాలి కణచక్రం రెండవ దశ కణవిభజన యొక్క వాస్తవ ప్రక్రియ ఒకసారి DNA నకలు తీసిన తరువాత కనిష్ట లోపాలతో అదే మొత్తంలో DNA తయారవుతుంది కణచక్రం యొక్క ప్రతి ప్రక్రియలోను అతి తక్కువ లోపాలతో DNA నకలు తయారయ్యి ఈ DNA పిల్ల కణాలలో సమానంగా విభజింపబడుతుంది ఈ విభజనను కణవిభజన అంటారు ఇంకా కణచక్రంలో అనేక దశలు ఉంటాయి మనం కణచక్రం యొక్క వివిధ దశల గురించి మాట్లాడుకునే ముందు మీరు కొన్ని విషయాల వైపు దృష్టి మరల్చండి ఇప్పుడు మీ శరీరంలో ప్రతి కణం ఒకే వేగంతో కణచక్రం లో పాల్గొనాలనే నియమం లేదు అంతేకాక ఒక్కోసారి కొన్ని కణాల సముదాయాలు ఆకృతి పొంది అధిక స్థాయి సామర్థ్యాన్ని సంపాదించిన తరువాత కూడా విభజింపబడవు వీటిలో కొన్ని నాడీ కణాలు న్యూరాన్లు మన అభివృద్ధి యొక్క ప్రారంభ దశలో తప్ప ఒకసారి మొత్తంగా ఆకృతి పొంది ఇంకా సంపూర్ణంగా అధికస్థాయి సామర్థ్యాన్ని సంపాదించిన తరువాత విభజింపబడవు అంతేకాక అవి ఎటువంటి కణచక్ర ప్రక్రియను పాటించవు అవి విభజింపబడకపోవటానికి కారణం తమ తమ విధులలో నిమగ్నమయి ఉండి అత్యంత ప్రత్యేకమైనవిగా ఉండటం జీవశాస్త్రం సంబంధిత పదాలలో వీటిని డిఫరెన్షియేటెడ్ అనగా విభిన్నమైనవి అని అంటాము అదేవిధంగా మన గుండె చుట్టూ ఏర్పడే కణాలు అంటే కార్డియోమయోసైట్స్ లను పరిశీలిస్తే అవి డిఫరెన్షియేట్ అయిన తరువాత విభజన చెందవు అలాగే ఎర్రరక్తకణాలు క్రమానుగతంగా ఎముక మజ్జ నుండి బయటకు వస్తాయి మీరు మీ పాఠ్యపుస్తకాలలో ఈ రకపు కణం ఒకసారి డిఫరెన్షియేట్ అయిన తరువాత దాని విభిన్న సామర్థ్యాన్ని చేరుకున్న తరువాత దాని కేంద్రకాన్ని కోల్పోతుంది అన్న విషయాన్ని చదువుకునే ఉంటారు ఎర్ర రక్త కణాల యొక్క ప్రాథమిక విధి హెమోగ్లోబిన్ ను తరలించడం కనుక ఈ రకమైన ఏర్పాటు ఉంటుంది ఇప్పుడు హెమోగ్లోబిన్ మన రక్తంలో లో ఆక్సిజన్ ను గ్రహించి ఇంకా తరలించే ప్రధాన వర్ణద్రవ్యం కాబట్టి రక్తంలో ఇంకా ఎక్కువ హెమోగ్లోబిన్ కు స్థానం కల్పించాలంటే అది తన కేంద్రకాన్ని వదిలించుకోవాలి కాబట్టి డిఫరెన్షియేషన్ జరిగినప్పుడు ఎర్ర రక్త కణాలు కేంద్రకం లేకుండా ఉంటాయి దీనివలన కణవిభజన జరగదు ఈ కణ విభజన జరగనందున క్రమానుగతంగా ఎముక మజ్జ నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్క ఎర్ర రక్త కణం యొక్క జీవితకాలం 120 రోజులు ఉంటుంది దీన్నిబట్టి కొన్ని ప్రత్యేకమైన కణాలు కణచక్రానికి లోబడి ఉండవని తెలుస్తున్నది అదేవిధంగా ఇంకొన్ని కణాలు ప్రత్యేకమైన అవసరం ఉన్నప్పుడు మాత్రమే కణచక్రం లేదా కణవిభజనకు లోబడి ఉంటాయి వీటికి ఒక మంచి ఉదాహరణ తెల్ల రక్త కణాలు ఒక అంటువ్యాధి సోకిన ప్రతిసారి మన శరీరానికి దానితో యుద్ధం చేసే సామర్థ్యం ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు దీనినే మనం ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అంటాము ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ సాధ్యం అవడానికి కారణం తెల్ల రక్తకణాలు ఆక్రమణదారులను గ్రహించిన ప్రతిసారి వాటిలో కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయి ఇవి తెల్ల రక్త కణాలను ప్రేరేపించి ప్రతి ఒక్క వ్యక్తిగత తెల్ల రక్త కణానికి గుణించాలని విభజించాలని కావలసినంత మంది సైనికులను ఆక్రమణదారులైన పాథోజన్ లేదా బ్యాక్టీరియాను సంహరించడానికి తయారు చేసుకోవాలని సందేశం పంపిస్తాయి కాబట్టి మన శరీరంలో అవసరం కలిగినప్పుడు కణచక్రానికి లోబడి పని చేసే కణాలు ఉంటాయి ఇదేవిధంగా అవసరం అయినప్పుడు మాత్రమే పునరుత్పత్తి లేదా విభజన చేసే కాలేయ కణాలను మరో ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు అత్యంత ప్రత్యేకమైన ఈ కణాలకు వ్యతిరేకంగా ఉండే ఇతర కణాలు అంటే ఇవి ముఖ్యమైనవి కావు అని కాదు కానీ వాటి పని శరీర భాగాలను నిర్వహించడం ఉదాహరణకు మన చర్మం ఇప్పుడు ఒకవేళ మనకి ఎటువంటి దెబ్బ తగిలినా చర్మము స్వయంగా నయం చేసుకోవాలి మరియు బాగు చేసుకోవాలి ఇటువంటి కణాలు అనగా ఎపిథీలియల్ కణాలు ఉప కళా కణాలు లైనింగ్ కణాలు చర్మం యొక్క లైనింగ్ ఇవి కోల్పోయిన కణాలను విభజించడం మరియు పునర్నిర్మించడం అదేపనిగా చేస్తుండాలి కాబట్టి ఈ కణాలు తరచుగా కణచక్రానికి లోబడి ఉంటాయి దీనిబట్టి తెలిసినది ఏమిటంటే కణం యొక్క ముఖ్య ఉద్దేశము మీద ఆధారపడి చాలా కణాలు అవసరం అయితే తప్ప కణచక్రానికి లోబడి ఉండవు అలాగే ఇంకొన్ని కణాలు తరచుగా విభజింపబడి పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంటాయి గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే కణాలు విభజింపబడి పిల్ల కణాలను ఉత్పత్తి చేసే ప్రతిసారి అవి పిల్ల కణాలకు ఖచ్చితమైన సమాచారాన్ని చేరవేయాలి ఇది చాలా పెద్ద పని మరియు ఖచ్చితత్వం ఉండాల్సిన పని నేను మరింత ముందుకు వెళ్లే ముందు మరొక ముఖ్యమైన విషయాన్ని చెబుతాను ఇప్పుడు ప్రతి వ్యక్తిగత యూకారియోటిక్ కణం యొక్క కణచక్రం విభిన్నమైన దశలలో ఉంటుంది కానీ మనం ఒక సగటు మానవ కణం యొక్క సగటు కణచక్రాన్ని తీసుకుంటే అది 16 నుండి 24 గంటల వరకు ఉంటుంది ఈ కొలి E coli వంటి ప్రోకార్యోట్లు ప్రతి 20 నిమిషాలకు గుణింపబడుతూ ఉంటాయి ఇది ఒక ఆసక్తి కరమైన విషయం ఎందుకంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది చాలా త్వరగా వ్యాపించడానికి గల కారణాన్ని తెలుపుతుంది అంటే ప్రతి 20 నిమిషాలకు ఆ సూక్ష్మ జీవి వాస్తవానికి రెండు పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తోంది కాకపోతే మనుష్యులకు భిన్నంగా ఇక్కడ నేను సరళత కోసం మనుష్యులను ఉదాహరణగా తీసుకున్నాను బ్యాక్టీరియా నిర్మాణం చాలా సరళంగా ఉంటుంది ఇది సుమారు నాలుగు మిలియన్ల బేస్ జతల తో రూపొందించబడిన వృత్తాకార DNA యొక్క ఒక ఒక్క అణువు కలిగి ఉంటుంది దీనిని 23 జతల క్రోమోజోములు అనగా 46 క్రోమోజోములు ఉన్న మనుష్యులతో పోలిస్తే ఈ క్రోమోజోములను సాగదీసినప్పుడు లేదా DNAను ఒక చివర నుండి మరొక చివరకు ల్యాబ్ లో విడదీసినప్పుడు మనుష్యులలో ఒక ఒక్క కణం లో ఉండే DNA యొక్క పొడవు దాదాపుగా రెండు మీటర్లు ఉంటుంది పొడవు ఒక్కటే కాకుండా దానిలో ఉండే బేస్ జతల సంఖ్యను గమనిస్తే ప్రోకార్యోట్లు కన్నా ఇది దాదాపుగా వెయ్యి రెట్లు పెద్దదిగా ఉంటుంది కాబట్టి మన నిర్మాణం అంటే మానవ DNA యొక్క నిర్మాణం చాలా క్లిష్టంగా ఉంటుంది అంతేకాక రెండు మీటర్ల పొడవున్న DNA 10 మైక్రోమీటర్ల వ్యాసం ఉండే ఒక కణంలో పట్టడం ఆసక్తికరంగా ఉంటుంది అసలు ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యమో మీరు తెలుసుకోవడం చాలా అవసరం కణచక్రం మైటోసిస్ మరియు మియోసిస్ అనేవి DNA లో ఎలా ఏర్పాటు చేయబడతాయి మరియు క్రోమోజోమ్లలో అమరిక ఏ విధంగా ఉంటుంది అనేది నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది ఈ నిర్మాణం ప్రోకార్యోట్లు తో పోలిస్తే యూకార్యోట్స్ లో భిన్నంగా ఉంటుంది స్లైడ్ చిత్రం ప్రకారం పైనున్న ఈ అణువు DNA ను సూచిస్తుంది ఒక కణం ఈ DNAను చిన్నదిగా మార్చి ఒక ప్యాకేజీలో ఇమడచ్చడానికి ప్రయత్నించినప్పుడు దానిని ఒక తీగలాగ చిత్రిస్తుంది ఇది సహజంగా హిస్టోన్స్ అనే ప్రోటీన్ల చుట్టూ మెలికపడి ఉంటుంది ఇది ఎలా అంటే ఒక పూసల తీగ లాగ ఎక్కడైతే ఒక పూస మరొక పూసను చుట్టుకుని ఉంటుందో DNA తీగ హిస్టోన్స్ అనే ప్రోటీన్లను చుట్టుకుని ఉంటుంది ఇప్పుడిది ఈ నిర్మాణం యొక్క మొదటి క్రమం తరువాత ఈ పూసల తీగలు హెలికల్ పద్ధతిలో మరింత చుట్టుకుని ఒకదానిపై ఒకటి అంటుకుని న్యూక్లియోజోమ్స్ ను ఏర్పరుస్తాయి పై చిత్రంలోది ఒక న్యూక్లియోజోమ్ తరువాత మళ్లీ చుట్టుకుని మళ్లీ ఇంకోసారి చుట్టుకుని ఆ పరంపరను కొనసాగిస్తాయి ఈ ప్రతిఒక్క న్యూక్లియోజోమ్ మరింత ఘనీభవించి క్రోమాటిన్ అనే నిర్మాణాన్ని తయారుచేస్తుంది కనుక మనుష్యులలో లేదా యూకార్యోట్స్ లో DNA చాలా క్లిష్టంగా ఉంటుంది కాబట్టి హిస్టోన్స్ సహాయంతో పెద్ద పరిమాణంలో తయారవుతాయి వీటి తయారీలో మరియు క్రోమాటిన్ నిర్మాణంలో సహాయపడుతుంది మనం ముందు మాట్లాడుకున్నట్టు మనందరిలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి ఇంకా ప్రతి ఒక్క క్రోమోజోమ్ క్రోమాటిడ్స్ తో తయారు చేయబడి ఉంటుంది కణచక్రంలో DNA ప్రతిరూపణ ప్రక్రియ తరువాత ఏం జరుగుతుందో మనం వేరేగా చదువుకుందాం DNA ప్రతిరూపణ ప్రక్రియ జరిగిన తరువాత ప్రతి క్రోమాటిడ్ ఒక సిస్టర్ క్రోమాటిడ్ ను ఉత్పత్తి చేస్తుంది ఇవి సిస్టర్ క్రోమాటిడ్స్ అయినప్పటికీ ప్రతిఒకటి వ్యక్తిగతంగా నిజానికి ఒక క్రోమోజోమ్ ఇంకా ఈ సిస్టర్ క్రోమాటిడ్స్ DNA ప్రతిరూపణ ప్రక్రియ తరువాత సెంట్రోమీర్ అని పిలువబడే ఒక నిర్మాణం ద్వారా కేంద్ర బిందువు దగ్గర నిలిచి ఉంటాయి ఇది ఒక ముఖ్యమైన నిర్మాణం మనం దీని గురించి మరియు దీని ప్రాముఖ్యతను గురించి కణవిభజన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఈ కణవిభజన సమయంలో రెండు క్రోమోజోములు విడిపోతాయి దీని గురించి మనం మైటోసిస్ అనగా సమవిభజన గురించి చదువుకుంటున్నప్పుడు తెలుసుకుందాం కాబట్టి ప్రోకార్యోట్లు లా సరళమైన DNA కాకుండా మనుష్యులలో మరియు యూకార్యోట్స్ లో DNA నిర్మాణం క్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే పెద్ద మొత్తంలో ఉండే ఈ సమాచారాన్ని చిన్నదిగా మార్చి 10 మైక్రాన్ల వ్యాసం ఉన్న ఒక చిన్న కణంలో కూర్చి అందులో సుమారుగా 2 నుండి 5 మైక్రాన్ల వ్యాసం ఉన్న కేంద్రకంలో సరిపెట్టాలి ఈ విధంగా మన శరీరంలో DNA ఏర్పాటు చేయబడి ఉంటుంది కణచక్రం మొత్తం అన్ని వేళలా DNA క్రోమోజోమ్ లాగా కనబడదు చాలాసార్లు ఇది వదులైన క్రోమాటిన్ శకలాల గుంపులా ఉంటుంది కానీ కణవిభజన జరగడానికి సరిగ్గా ముందు జన్యు పదార్థం విభజన జరిగే వేళ ఈ క్రోమాటిన్ క్రోమోజోమ్ లాగా ఘనీకృతమవుతుంది దీని గురించి మనం మరింత వివరంగా కణవిభజన పాఠ్యాంశంలో తెలుసుకుందాము కాబట్టి ఇప్పుడు కణచక్రం అంటే ఏమిటి మనం తిరిగి కణచక్రం మీద దృష్టి సారిద్దాం నేను ముందు చెప్పినట్టు కణచక్రం యొక్క ముఖ్య ఉద్దేశం రెండు పిల్ల కణాలకు ఖచ్చితమైన సమాచారాన్ని చేరవేయడం ఈ ప్రక్రియలో అది ముందుగా DNA ను నకలు చేసి దానిని రెండు పిల్ల కణాలకు పంచటమే కాకుండా తన అవయవాలను కూడా నకలు చేసి పిల్ల కణాలకు చేరవేయాలి ఈ కణచక్రం రెండు ప్రధాన దశలను కలిగి ఉంటుంది మొదటి దశ ఇంటర్ఫేస్ అంటే అంతర్దశ ఈ ఇంటర్ఫేస్ కణచక్రంలో 95 శాతం సమయాన్ని ఆక్రమించుకుని ఉంటుంది అలాగే M phase తక్కువ నిడివి కలిగి ఉంటుంది ఈ M phase లో మొదట జన్యుపదార్థం నకలు చేయబడిన తరువాత కేంద్రకం రెండు కేంద్రకాలు గా విభజింపబడి ఇంకా సైటోప్లాస్మ్ అంటే కణద్రవ్యం విభజన ద్వారా రెండు పిల్ల కణాలు ఉత్పత్తి చేయబడతాయి కాబట్టి ఇక్కడ కణవిభజన మరియు సైటోప్లాస్మిక్ కణద్రవ్య విభజన జరుగుతుంది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఆటగాళ్లను చూస్తే ఈ ఇంటర్ఫేజ్ మిటోటిక్ ఫేజ్ మరియు DNA నకలును ఆధీనంలో ఉంచుకునే పరమాణువులు యూకార్యోట్స్ తో నింపబడి ఉంటాయి ఇది ఆసక్తికరం అనిపిస్తుంది రెండవ విషయం ఏమిటంటే ప్రతి కణచక్రం లోనూ ఒక కణం యొక్క కణవిభజన లేదా జన్యుపదార్థ విభజన ఒకసారి మాత్రమే జరుగుతుంది కాబట్టి ప్రతికణం తనని తాను తయారుచేసుకుని సరిపడే ముడిపదార్థాన్ని ఉత్పత్తి చేసుకుని DNA నకలుకు సిద్ధపడుతుంది జన్యు పదార్థాల సమాన ప్రతులను ఉత్పత్తి చేసుకున్న తరువాత దాని విభజన జరుగుతుంది కాబట్టి ఒక కణచక్రం లో కణవిభజన లేదా అణువిభజన ఇంకా DNA నకలు ఒక్కసారి జరుగుతుంది ఇప్పుడు ఈ స్లైడ్ ని గమనిద్దాం ఇక్కడ ఉన్న ఈ కణం రెండు పిల్ల కణాలుగా విభజింపబడడానికి సిద్ధమయ్యి తన రెండు పిల్ల కణాలకు సమాచారాన్ని చేరవేస్తుంది అని అనుకుందాం కాబట్టి నేను చెప్పినట్టు ప్రధాన భాగం సన్నాహక దశ లేక ప్రిపరేటరీ దశ కాబట్టి మొదటి నుండి ఇంతవరకూ అంతా ఇంటర్ఫేజ్ అంటారు ఈ ఇంటర్ఫేజ్ అనగా అంతర్దశ 3 ఉపదశలు గా వర్గీకరించబడింది మొదటి దశన G1 దశ దీనినే గ్రోత్ ఫేజ్ 1 అని కూడా అంటారు కణచక్రం లో మొట్టమొదటిదైన ఈ దశ దాదాపు 8 నుండి 10 గంటల వరకూ ఉంటుంది అంతేకాక ఈ దశలో కణపరిమాణం పెరగడం మొదలుపెడుతుంది తరువాత మిగతా ప్రక్రియల కోసం బలం అవసరం అవుతుంది గనుక ఇది ఇంకా తగినంత శక్తిని కూడపెట్టుకోవడం మొదలుపెడుతుంది అందుకోసం ఇది అధిక మోతాదులో ATPని ఉత్పత్తి చేయటం మొదలుపెడుతుంది కణాంగాలను పిల్ల కణాలకు అందించాలి గనుక అవయవాల నకలు చేయడం మొదలుపెడుతుంది అంతేకాక ఇది కావలసినంత వనరులను ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు అధిక మోతాదులో ఉత్పత్తి చెయ్యాల్సిన వనరులలో ముఖ్యమైనవి హిస్టోన్స్ DNA నకలు చేయడానికి ముందు కొత్త DNAను క్రోమాటిన్ నిర్మాణంలో ఏర్పాటు చేయాలి కాబట్టి దానికోసం ఎన్నో హిస్టోన్స్ కావాలి అవసరమైన నిధులు వీటిలో చాలా మటుకు ప్రోటీన్లు ఏవైతే DNA ప్రతికృతి కోసం అవసరమో ఇంకా కొత్తగా సంశ్లేషణ చేయబడిన DNA ను ఒద్దికగా మార్చడానికి మరియు దానిని ఒక ప్యాకేజీలా తయారుచేయడానికి అవసరమో ఆ హిస్టోన్స్ G1ఫేజ్ లో సంశ్లేషణ చేయబడుతుంటాయి ఇంకా ఒక కణం నిజంగా DNA ప్రతికృతి ప్రక్రియ మొదలు పెట్టడానికి ముందు ఆ DNA ఏ విధంగా కూడా చెడిపోకుండా చూసుకోవాలి ఒక కణం ఎట్టి పరిస్థితుల్లోనూ చెడిపోయిన DNAను ప్రతికృతి కోసం అనుమతించలేదు ఎందుకంటే చెడిపోయిన DNA పిల్ల కణాలలో అనుకూలం కాని స్వభావాలను తరలించే అవకాశం ఉంది ఇది ఆమోదకరం కాదు క్లుప్తంగా చెప్పాలంటే G1 దశ లో ఒక కణం ముఖ్యంగా తనని తాను అనుకూలంగా తయారు చేసుకుంటూ ముడి పదార్థాలను కావలసిన శక్తిని ఉత్పత్తి చేసుకుంటూ చివరిగా DNA ప్రతికృతిnరెప్లికేషన్ దశకు చేరడానికి సిద్ధపడుతుంది కణచక్రం యొక్క రెండవ దశ S ఫేజ్ ఈ దశలో DNA నకలు యొక్క అసలైన ప్రక్రియ జరుగుతుంది ప్రతి క్రోమోజోమ్ తన నకలు తీసుకునే ఈ ప్రక్రియ జరగడానికి మనుష్యులలో 6 నుండి 8 గంటల వరకు సమయం పడుతుంది మనం DNA ప్రతికృతి ప్రక్రియ యొక్క పాఠ్యాంశాన్ని వివరంగా తరువాత తెలుసుకుందాం ఎందుకంటే DNA ఏ విధంగా తాను ఖచ్చితమైన సమాచారాన్ని పంపిస్తున్నాను అన్నది నిర్ధారణ చేసుకుంటుందో అర్థం చేసుకోవటం చాలా అవసరం కాబట్టి దీని గురించి మనం మరొక క్లాసులో వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతానికి ఇంటర్ఫే జ్ యొక్క రెండవ దశ S ఫేజ్ అని గుర్తుంచుకుందాం ఎప్పుడైతే DNA పద్ధతిగా జాగ్రత్తగా నకలు తీయబడినదో ఇంటర్ఫేజ్ యొక్క మూడవ దశ అంటే G2 ఫేజ్ మొదలవుతుంది కాబట్టి ఇవి మూడు దశలు G1 phase S phase మరియు G2 phase మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే G2 phase కి వచ్చేసరికి కణవిభజన ఇంకా జరుగలేదు కేవలం DNA నకలు అయ్యి మాత్రమే జరిగి విభజనకు సిద్ధంగా ఉంది క్రోమోజోముల పంపిణీ సరిగ్గా జరగడానికి విభజనకు కణానికి ఒక కొత్త యంత్రాల మొత్తం కావాలి ఈ సందర్భంలో కావలసిన యంత్రం మైటోసిస్ చాలా రకాల కణవిభజనలు ఉన్నా ఇక్కడ మనకు అవసరమయ్యేది మైటోసిస్ ప్రక్రియ ఈ మైటోసిస్ ప్రక్రియ జరగాలంటే కణవిభజనకు అవసరమయ్యే ముడి పదార్థాల సంశ్లేషణ జరగటం చూసుకోవాలి అంతేకాక తదుపరి దశకు చేరటానికి ఆ కణానికి సరిపడే శక్తిని అందుబాటులో ఉంచుకోవాలి ఈ దశలో DNA ప్రతికృతి ప్రక్రియ అభేద్యంగా ఉండేవిధంగా చూసుకోవడం ముఖ్యం అంతేకాక ఇకDNA ప్రతికృతి ప్రక్రియ లో ఎలాంటి పొరబాట్లు జరగకుండా చూసుకోవటం కూడా చాలా అవసరం కనుక కొత్తగా సంశ్లేషమైన DNA సరిగ్గా ఉందా ఖచ్చితమైన సమాచారం అందిస్తున్నదా సరిగ్గా ఇమిడి ఉందా అనే విషయాల నాణ్యత నియంత్రణ G2 phase లో జరుగుతుంది ఇప్పుడు మొత్తం అన్ని సరిగ్గా కుదిరిన తరువాత ఆ కణం నకలు చేయబడిన DNA తో రెండు పిల్లకణాలుగా విభజింపబడడానికి తయారుగా ఉన్నఅవయవాలతో తదుపరి దశ M phase కు చేరుకుంటుంది ఈ దశ దాదాపుగా ఒక గంట సేపు ఉంటుంది ఇప్పుడు ఈ M phase లో కూడా రెండు దశలు ఉంటాయి మొదటి దశలో ఒక కేంద్రకం రెండు పిల్ల కేంద్రకాలు గా విభజించబడుతుంది ఈ ప్రక్రియను కెరియోకైనెసిస్ అంటే కేంద్రకవిభజన అంటారు కెరియోన్ అంటే కేంద్రకం కైనెసిస్ అంటే తరం కాబట్టి మొదటిదశలో రెండు పిల్ల కేంద్రకాల తరం ఏర్పడుతుంది దీన్నిమైటోసిస్ లేదా సమవిభజన అంటారు ఒకసారి ఈ క్రోమోజోములు విజయవంతంగా రెండు పిల్ల కేంద్రకాలు గా విభజించబడినప్పుడు ఆ ప్రయత్నంలో ఎటువంటి పొరపాటు జరగనప్పుడు సైటోప్లాజం వాస్తవంగా విభజన చెందుతుంది దీనిని సైటోకైనెసిస్ అంటారు మైటోసిస్ లేదా M phase తరువాత ఒక కణం రెండు ఖచ్చితమైన ప్రతి రూపాలైన పిల్లకణాలుగా మారుతుంది క్లుప్తంగా మొత్తం చెప్పాలంటే ఒక కణచక్రం లో ముఖ్యమైన దశ ఇంటర్ఫేజ్ ఈ ఇంటర్ఫేజ్లో మళ్లీ G1 phase అంటే మొదటి సన్నాహక దశ S phase అసలు DNA ప్రతికృతిరెప్లికేషన్ జరిగే దశ ఇంకా రెండవ సన్నాహక దశ అంటే G2 phase కణాలు విభజనకి తయారయ్యే దశ చివరిగా కణవిభజన జరిగే వాస్తవ ప్రక్రియ అంటే M phase ఉంటాయి నేను ఇంతకుముందు సూచించినట్లు వీటిలో కొన్ని కణాలు న్యూరాన్స్ లాగ కణచక్రం పరిధిలోకి రావడాన్ని ఎంచుకోవు ఈ కణాలు నిరంతరం నిశ్శబ్ద స్థితిలో లేదా రెస్టింగ్ ఫేజ్ లో ఉంటాయి ఇవి G1 దశను కూడా చేరవు ఇవి కేవలం కణచక్రం నుండి బయటకు వచ్చి G0 అనే phase లో ఉంటాయి ఈ దశను సెల్ అరెస్ట్ ఫేజ్ అంటారు అంటే దీనర్థం ఆ కణాలకు ప్రాణం లేదని కాదు వాటిలో జీవం ఉంటుంది అవి తమ సాధారణ ఉద్యోగాన్ని చేస్తుంటాయి వాటి విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి కానీ ప్రక్రియలో మాత్రం పాల్గొనవు సులువుగా చెప్పాలంటే ఈ కణాలకు కణచక్రం లో పాల్గొనేంత సమయం ఉండదు ఇప్పుడు దీన్నే G0 phase అంటారు ఇప్పుడు మీకు కణ విభజన ఎలా జరుగుతుందో చిత్రాల ద్వారా చెబుతాను ఇక్కడ ఇంటర్ఫేజ్ జరుగుతుంది ఇది G1 phase ఇది ప్రిపరేటరీ ఫేజ్ అసలు DNA ప్రతికృతి జరిగే S phase ఇంకా రెండవ సన్నాహక దశ అంటే G2 phase కణాలు విభజనకి తయారయ్యే దశ ప్రతి క్రోమోజోమ్ దాని నకలును ఉత్పత్తి చేయడాన్ని మీరు ఇక్కడ గమనించగలరు ఇది సెంట్రోమీర్ ఈ సమవిభజన లేదా కణవిభజన జరుగుతున్నప్పుడు క్రోమోజోములన్ని ఒకే వరుసలో అమరి ఉంటాయి దీనినే మధ్యస్థ దశఫలకం అంటే ఈక్విటోరియల్ ప్లేట్ అంటారు ఈ సమయంలో కేంద్రకం చుట్టూ ఉండే పోర లేకపోవటాన్ని మనం గమనించవచ్చు ఈ దశలో మూలకణజాల కేంద్రకం యొక్క పొర అదృశ్యమౌతుంది ఈ దశలో అతి సన్నటి కండె పోగుల ప్రత్యేక నిర్మాణం జరుగుతుంది మనం దీని గురించి వివరంగా తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతం మీకు సులువుగా అర్థం కావడానికి DNA నకలు జరిగిన తరువాత క్రోమోజోములు ఈక్విటోరియల్ ప్లేట్ నుండి వీడి కణం యొక్క రెండు భిన్న ధ్రువాలు వైపు సాగుతాయి ఇది కండె పోగుల నిర్మాణం వలన వీలుపడుతుంది ఇవి అచ్చంగా నూలుపోగులు లాగా ఉండి క్రోమోజోములను ఒక ధ్రువం నుండి రెండో ధ్రువానికి వ్యాపింపజేస్తాయి ఈ క్రోమోజోములు ఈక్విటోరియల్ ప్లేట్ మీద తోలుబొమ్మల వలె అమర్చబడి ఉండి ఒక దానిని ఒకటి పట్టుకుని సాగి చీల్చుకొని విడిపోవడానికి వీలు అయ్యేలా చేస్తాయి ఇప్పుడు ఒకసారి ఇవి విడిపోగానే కణకవచం తిరిగి కనిపించడం మొదలుపెడుతుంది ఈ సమయంలో రెండు పిల్లకణాలు ఏర్పడి సైటోప్లాజం లేదా కణకవచంప్లాస్మా మెంబ్రేన్ చీలిక గా మారి రెండు పిల్లకణాలనూ విడదీస్తుంది దీనినే సైటోకైనెసిస్ అంటాము ఇది కణచక్రం లో జరిగే ప్రక్రియ కాకపోతే నేను ముందు చెప్పినట్టు ఒక కణం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యకూడదు కాబట్టి చాలా మంచి తనిఖీ స్థానాలు అడ్డుకట్టలు ఒక కణం ఒక దశ నుండి రెండో దశకు వెళుతున్నప్పుడు ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడడానికి ఉండాలి ఒక కణచక్రంలో 3 ముఖ్యమైన తనిఖీ స్థానాలు ఉంటాయి మొదటి తనిఖీ స్థానం G1 దశ అయినవెంటనే ఉంటుంది ఒక కణం S phase లోకి ప్రవేశించేముందు G1 తనిఖీ స్థానాలు అవసరమైనంత ముడి పదార్థాలు శక్తి ఇంకా ముఖ్యంగా నకలు చేయడానికి సరైన DNA ఉందో లేదో పరీక్షిస్తాయి ఇక్కడ ప్రారంభ దశ DNA లో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటాయి తరువాత S phase లో DNA ప్రతికృతి జరిగి అది తరువాత దశకు అంటే G2 phaseకు చేరుకుంటుంది ఇక్కడ ఆ కణం కణవిభజనకు పూర్తిగా తయారయ్యే ముందు రెండవ తనిఖీస్థానం అంటే G2 తనిఖీస్థానం ఉంటుంది ఈ తనిఖీస్థానంలో నాణ్యత నియంత్రణ జరుగుతుంది ఈ విధానాలు మూల DNA ప్రతికృతి సమయంలో అనవసరమైన ఉత్పరివర్తనలు లేదా అనవసరమైన పొరపాట్లు జరగకుండా అడ్డుపడతాయి ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినప్పటికీ DNA మరమ్మతు విధానం ఉంటుంది కాబట్టి G2 తనిఖీ స్థానాలు కణపరిమాణం సరిగ్గా ఉండి కేంద్రక విభజన మరియు కణద్రవ్య విభజన జరిగి కణంగాలు అవసరమైనంత ఉండి మాతృ కణవిభజనకు సరిపడా స్థలం మరియు పరిమాణం ఉండేలా చూసుకుంటాయి అంతేకాక కణవిభజన జరిగే వాస్తవ ప్రక్రియ కోసం సరిపడా ముడిసరుకును కూడా జాగ్రత్త చేసుకుంటాయి మూడవ తనిఖీ స్థానం మైటోసిస్ సమవిభజన ప్రక్రియ సమయంలో ఉంటుంది మనం తిరిగి స్లైడ్ లో ఉన్న చిత్రం మీద దృష్టిసారిస్తే క్రోమోజోములన్ని ఒకే వరుసలో ఈక్విటోరియల్ ప్లేన్ మీద అమరి ఉండటాన్ని గమనించవచ్చు ఇప్పుడు ఈ నలభై ఆరు జతల క్రోమోజోములు అంటే 46 క్రోమోజోములు మరియు వాటి ప్రతి కృతులు ఈక్విటోరియల్ ప్లేన్ మీద సరిగ్గా అమరి ఉండకపోతే పంపకం సమానంగా జరుగదు కాబట్టి ఈ క్రోమోజోములన్ని సమానంగా ఒకే వరసలో అమరి కండె పోగుల ధ్రువాలకు వ్యాపించి ఉంటాయి ఇది M phase దగ్గర జరుగుతుంది దీనిని కండె పోగుల తనిఖీ స్థానంగా భావిస్తారు కనుక కణచక్రం లో కావలసినన్ని తనిఖీ స్థానాలు ఉండటాన్ని మనం గమనించవచ్చు అసలు ఈ తనిఖీ స్థానాలు ఎలా పనిచేస్తాయి వీటికి అంతర్గత మరియు బాహ్య నియంత్రణలు ఉంటాయి ఇంకా సులువుగా చెప్పాలంటే ఈ తనిఖీ స్థానాల దగ్గర అంటే G1 తనిఖీ స్థానం G2 తనిఖీ స్థానం ఇంకా మైటోటిక్ తనిఖీ స్థానల దగ్గర కావలసినన్ని మీటలు అంటే స్విచ్లు ఉంటాయి ఈ మీటలు సైక్లిన్స్ అని పిలువబడే నియంత్రణల ద్వారా ఆన్ మరియు ఆఫ్ చేయబడతాయి ఈ సైక్లిన్స్ మీటల కార్యాచరణను నియంత్రిస్తాయి దీనిని సైక్లిన్ డిపెండెంట్ కైనెసిస్ అంటారు ఇవి ప్రోటీన్లకు ఫాస్ఫేట్ ను అందిస్తూ ఉండే ఎంజైమ్ గుంపులు సులువుగా చెప్పాలంటే తనిఖీ స్థానాల దగ్గర కావలసినన్ని నియంత్రణలు ఉంటాయి ఒక కణంలో వీటి పరస్పర పంపిణీ మరియు సంశ్లేషణ వేగం కణచక్ర నియంత్రణను నిర్ధారిస్తాయి ఒకవేళ ఏదైనా దెబ్బ కనుక తగిలితే ఒక కణం అనేక కణాలుగా విభజన చెందటం మొదలుపెడుతుంది దెబ్బ పూర్తిగా తగ్గేదాకా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఒకసారి దెబ్బ పూర్తిగా నయం అవ్వగానే ఆ మీదట ఎటువంటి కణవిభజన జరగదు దీనిని కాంటాక్ట్ ఇన్హిబిషన్స్ అంటారు దీనిని మనం గాయం నయమయ్యే సమయంలో చాలా తరచుగా చూస్తాము ఇప్పుడు చాలాసార్లు అన్ని రకాల తనిఖీలు చేసినప్పటికీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక కణం DNAను మరమ్మతు చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు అటువంటి సమయాలలో ఆ కణం స్వయం విధ్వంసం యొక్క నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది ఈ ప్రక్రియను ఎపోప్టోసిస్ అంటారు ఆ కణం మరణిస్తుంది దీన్ని ప్రోగ్రామ్మ్డ్ సెల్ డెత్ అని కూడా అంటారు ఒక కణం తన కణచక్రాన్ని ఎలా నియంత్రిస్తుంది ఒకవేళ మరమ్మతు కుదరని చోట హాని జరిగే చోట దాన్ని తరువాత దశకు పంపకుండా ఎపోప్టోసిస్ ప్రక్రియ ద్వారా స్వయం విధ్వంసం ఎలా చేసుకుంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి చివరిగా ఒక కణం రెండుగా విభజింపబడడానికి తయారయ్యే ప్రక్రియలో మొదటిగా DNA ప్రతికృతి జరిపి ఆపై కణాంగాల నకలు చేసి తరువాత మైటోసిస్ ప్రక్రియ ద్వారా వాస్తవంగా విభజింపబబడే ప్రక్రియను కణచక్రం అని అంటారని ఈరోజు మనం తెలుసుకున్నాము ఇప్పుడు మీరందరూ గుర్తుంచుకోవలసిన విషయం ప్రతి కణచక్రం లోనూ DNA ప్రతికృతి లేదా DNA నకలు ఒక్కసారే జరుగుతుంది ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే DNA ప్రతికృతిరెప్లికేషన్ అవసరం లేకుండా కణాలు కణవిభజన ప్రక్రియను కొనసాగించగలమా దాని జవాబు అలా జరగదు అసలు జరిగే అవకాశం లేదు ఇది చాలా స్పష్టమైన విషయం ఎందుకంటే DNA ప్రతికృతి జరగకుండా కణవిభజన జరిగితే అప్పుడు క్రోమోజోముల చలనం ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఏకపక్షంగా జరుగుతుంది దీనివల్ల రెండు పిల్ల కణాలకు శరీర విధులకు లేదా కణాంగాల విధులకు అవసరమైన సమాచారం మొత్తం అంతా అందదు కాబట్టి DNA ప్రతికృతి రెప్లికేషన్ ప్రక్రియ జరగకుండా కణవిభజన జరిగే ఆస్కారం లేదు అదేవిధంగా ఒక కణం అనేక DNA ప్రతికృతి ప్రక్రియలు జరిపి అప్పుడు విభజింపబడే అవకాశం కూడా లేదు ఇది ఎలా అంటే మొదట మనం 23 జతల క్రోమోజోములు తీసుకుని వాటికి నకలును సృష్టిస్తే మన దగ్గర కణవిభజనకు ముందే 46 జతలు ఉంటాయి ఇప్పుడు మళ్లీ ప్రతి పిల్ల కణానికి 23 జతలు చేరతాయి ఇలా DNA ప్రతికృతులు జరుగుతూ పోతే సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇంకా విభజన జరిగినప్పుడు పిల్ల కణాలు సమ సంఖ్య క్రోమోజోముల జతలను పొందే అవకాశం ఉండదు ఇది పోలీప్లోఇడీ కు దారి తీస్తుంది ఇప్పుడు ఇది శరీరానికి మంచిది కాదు ఎందుకంటే సహజంగా కణాలు కణచక్రం విధులను సరిగ్గా నిర్వహించకపోతే మన శరీరానికి చాలా వ్యాధులు సంక్రమిస్తాయి దీనికి ఉత్తమ ఉదాహరణ క్యాన్సర్ ఇప్పుడు కణాలు దెబ్బలు తగిలినప్పుడు తమని తాము నిరోధించుకునే నియంత్రణను కోల్పోతే వాటి స్వీయవిధ్వంసం జరుగదు పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు స్వీయవిధ్వంస నిర్ణయాన్ని తీసుకొనే సామర్థ్యాన్ని పోగొట్టుకుంటాయి దీనివలన లోపాలతో కూడిన కణాలు పేరుకుపోయి నియంత్రణరహిత కణాల సంఖ్య పెరిగి ట్యూమర్లు గా వ్యాపిస్తాయి కణచక్రం ఏ విధంగా క్యాన్సర్ యొక్క ప్రారంభం మరియు పురోగతికి దోహదపడుతుందో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి ఇది చాలా సాధారణ భాషతో ఉండే అనిమేషన్ వీడియో మీరు నిజంగా కణచక్ర ప్రక్రియను అనిమేషన్లో చూడాలి అనుకుంటే ఈ వీడియోని చూడమని నా సలహా ఇప్పటివరకు మనం కణచక్రం గురించి తెలుసుకున్నాం తరువాతి ఉపన్యాసంలో మనం కణవిభజన యొక్క ప్రక్రియను గురించి తెలుసుకుందాం అంటే మైటోసిస్ ద్వారా పిల్ల కణాలకు ఎలా సరైన క్రోమోజోముల సంఖ్య చేరుతుంది ఇంకా మియోసిస్ అనే వేరొక కణవిభజన రూపం ఎలా ఉంటుంది అనే వాటి గురించి నేర్చుకుందాం మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు తిరిగి రాయండి మా వెబ్ లింకుకు యాక్సెస్ మీకు దొరుకుతుంది వచ్చే తరగతి లో మళ్లీ కలుద్దాం ధన్యవాదములు